ప్రొఫెసర్ కాబట్టి మనకు ఇక్కడ రూపకల్పన ఆలోచన యొక్క నమూనా ఉంది స్టూడెంట్ 1 సార్ రూపకల్పన ఆలోచనలో పరిష్కార దశలో భాగంగా మేము ప్రాథమిక అప్లికేషన్ నిర్మించాము మేము ప్రాథమికంగా ఈ అప్లికషన్ ద్వారా మా ఊహలను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు అప్లికేషన్ ద్వారా అమలు చేయవచ్చు మరియు అది ఎలా ఉందో పరిశీలన చేసి మాకు అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ అప్లికేషన్ సవరించడానికి ఉన్న అన్ని లక్షణాలను జోడించవచ్చు ప్రొఫెసర్ సరే కాబట్టి మీకు లాగిన్ స్క్రీన్ ఉంది సరే పాఠ్యపుస్తక నోట్స్లు కాబట్టి ఇది ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్లో మీకు ఉన్నదానితో సమానంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది సరే విద్యార్థి 1 అవును సార్ ప్రొఫెసర్ పాఠ్య పుస్తకం నోట్బుక్ ఫైల్ మేనేజర్ సెట్టింగ్ notebook file manager settingsలు చాలా పెద్దవి డౌన్లోడ్ అప్లోడ్download upload నోట్బుక్ నేను క్లిక్ చేస్తే నోట్బుక్ల గణితం కెమిస్ట్రీ అన్నీ పొందగలను సరే ప్లస్ గుర్తు క్రింద నాకు క్రొత్త నోట్బుక్ సృష్టించడం అక్కడ రాయడం ప్రారంభించడం నేను తిరిగి మునిపటి పాఠ్యపుస్తకాన్నినేను చూడగడం ఇవన్నీ మళ్ళీ ప్లస్ గుర్తుతో పాఠ్యపుస్తకానికి తిరిగి చూస్తాను మరియు నేను చూస్తున్నానుఅవును ఇది డౌన్లోడ్ చేయదగిన పాఠ్య పుస్తకం మరియు ఇది చాలా బాగుంది ప్రశంసనీయం ప్రశంసనీయమైనది ఇక్కడ మీకు నాదొక సలహా ఉంది ఒక అప్లికేషన్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం మీకు చాలా మంచిది కాబట్టి ఆ విధంగా మీరు మీ ఊహల జాబితా కూడా చూడాలనుకుంటున్నాను ఉపాధ్యాయుడుకు డిజిటల్ నోట్బుక్ పొందగలుగుటకు మీకు ఊహలు తెలుసు అందువల్ల మీ ఉపాధ్యాయుడుకు డిజిటల్ పాఠ్యపుస్తకం యొక్క ప్రాప్యత ఉందా లేదా వంటి సరళ ప్రశ్నలను చాలా అడగవచ్చని నేను చెప్తాను కనుక ఇది మీరు వారిని అడగవచ్చు కాబట్టి అవి మీరు వేసే శీఘ్ర ప్రశ్నలు ఇవి ఖచ్చితంగా సరైనవని మీరు చూసుకోండి నేను వాటిలో సరిగ్గా గుర్తుంచున్నది ఒకటి వారి నోట్స్ను పంచుకోవటానికి విద్యార్థికి ప్రేరణ ఉందా అని నేను అనుకుంటున్నాను కాబట్టి దీన్ని చూడటానికి ఒక మార్గం వారిని అడగడం కంటే మీ నోట్స్లను పంచుకునే ప్రేరణ మీకు ఉందా వారు తమ నోట్స్లను గతం లో ఎలా ఎప్పుడు పంచుకున్నారో అనేది ఉదాహరణకు చివరి ప్రశ్న కావచ్చు కాబట్టి మీరు మీ నోట్స్ను మీ క్లాస్మేట్స్తో చివరిసారి ఎప్పుడు పంచుకున్నారు మరియు వారు చెప్తారు నా జీవశాస్త్ర తరగతిలో నేను హాజరులేని వ్యక్తితో నా నోట్స్లను పంచుకున్నాను కాబట్టి ఈ వ్యక్తి నిజంగా నోట్స్లను పంచుకున్నాడో లేదో మీకు తెలుసు తద్వారా మీరు వారి గతం నుండి ఉదాహరణలను పొందవచ్చు మరియు అది చేయటానికి గొప్ప మార్గం వాటిలో మిగతా ప్రశ్నలు అవును లేదా కాదు అనే ప్రశ్నలేనని నేను అనుకుంటున్నాను నేను మీ ఊహలను పరిశీలించాను కాబట్టి ఏమైనప్పటికీ వారు మీతో సంభాషించేలా కూడా చేసారు ఇది చాలా బాగుంది మరియు మీరు ఇది చాలా తక్కువ సమయంలో చేసారు అభినందనలు విద్యార్థి 1 చాలా ధన్యవాదాలు సర్ ప్రొఫెసర్ సరే మీ పరీక్షలో విజయం కావాలని అశిస్తున్నాను విద్యార్థి 1 ధన్యవాదాలు సర్ చాలా ధన్యవాదాలు అది గొప్ప అభిప్రాయం ప్రొఫెసర్ సరే ధన్యవాదాలు విద్యార్థి 2 హలో విద్యార్థి 1 హాయ్ మీరు మీ పేరుతో ప్రారంభించగలరా విద్యార్థి 2 నేను రాజ్శ్రీ స్టూడెంట్ 1 మీ వయసు ఎంత రాజ్శ్రీ విద్యార్థి 2 నా వయసు 18 విద్యార్థి 1 మీరు IISER లో చదువుతున్నారా విద్యార్థి 2 అవును నేను చదువుతున్నాను విద్యార్థి 1 ఏ కోర్సు స్టూడెంట్ 2 ఇది బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ స్టూడెంట్ 1 గ్రేట్ కాబట్టి రాజ్శ్రీ మన డిజైన్ థింకింగ్ కోర్సులో భాగంగా ఇక్కడ ఒక పరిష్కారం ఉన్నది మీరు ఈ పరిష్కారాన్ని పరీక్షించాలని మరియు ఈ అప్లికషన్ తో ఏమి చేయవచ్చో అభిప్రాయాన్ని పొందాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మీరు ఈ అప్లికషన్ ద్వారా అమలు చేయవచ్చు చూడండి చదవండి భద్రపరచండి ఫైల్ మేనేజర్కు వెళ్లవచ్చు డౌన్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేయండి మొదలైనవి చేయవచ్చు కాబట్టి దాని ద్వారా అమలు చేయండి కాబట్టి ఈ ప్రక్రియలో మీ కోసం నాకు ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు మీ తరగతిలో మీకు ఇచ్చిన అధ్యయన పత్రాలకి కొంత ప్రయోజనం ఉండవచ్చు కాబట్టి మీకు ఇవ్వబడిన ఈ అధ్యయన పత్రాలు యొక్క సాఫ్ట్ కాపీ యొక్క రూపం ఉందా స్టూడెంట్ 2 ఇది తరగతి నుండి మాకు బోధించబడే ప్రెజెంటేషన్లు ఇది మాకు మెయిల్ ద్వారా మాత్రమే పంపబడుతుంది లేదా మూడ్ల్ అనే ఈ అప్లికషన్ కి పంపుతుంది విద్యార్థి 1 అవును స్టూడెంట్ 2 కాబట్టి ఈ క్లాస్ నోట్స్ యొక్క సాఫ్ట్ కాపీ అక్కడ అప్లోడ్ చేయబడుతుంది స్టూడెంట్ 1 సరే కాబట్టి మీకు తరగతి గదిలో స్మార్ట్ ఫోన్లకు ప్రాప్యత ఉందా స్టూడెంట్ 2 తరగతి గదులలో మనం దేనినైనా సూచించవలసి వస్తే అవును అయితే మేము క్లాస్ జరుగుతున్న సమయములో స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకపోవడం ఎక్కువగా ప్రొఫెసర్లు ఇష్టపడతారు తరువాత మేము దానిని ఉపయోగించవచ్చు స్టూడెంట్ 1 ఒకవేళ ప్రొఫెసర్ మిమ్మల్ని స్మార్ట్ ఫోన్ను ఉపయోగించడానికి అనుమతించినట్లయితే ఇలాంటి పర్యవేక్షణ ఏదైనా జరుగుతుందా అంటే మనం తనిఖీ చేయడం మీరు వారిని తనిఖీ చేయవచ్చా లేదా మీరు తనిఖీ చేయకూడదా స్టూడెంట్ 2 నిజంగా కాదు అలాంటి పర్యవేక్షణ లేదు కాని ప్రొఫెసర్ తరగతి సమయంలో మనకు అడిగితే కావలసినదాన్ని పొందగలము స్టూడెంట్ 1 గ్రేట్ అందువల్ల మీరు ఈ పాఠ్యపుస్తకాలను కూడా కలిగి ఉన్నారు స్మార్ట్ ఫోన్ ద్వారా పొందవచ్చు అందులో మీరు చిత్రాన్ని తీయవచ్చు కాబట్టి ఈ పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ కోసం పిడిఎఫ్ సాఫ్ట్ కాపీగా లభిస్తాయి మరియు మీరు దానిలో పైన వ్రాయవచ్చు దానిలో ఆ నిబంధన ఉందా స్టూడెంట్ 2 మేము వాస్తవానికి దానిని సవరించలేము లేదా వ్రాయలేము కాని లిబ్జెన్ వంటి చోట్ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు విద్యార్థి 1 ఓహ్ లిబ్జెన్Oh కాబట్టి మీరు మీ చేతితో రాసిన తరగతి పనిని మీ క్లాస్మేట్స్తో ఎంత తరచుగా పంచుకుంటారు స్టూడెంట్ 2 అది రెండు మార్గములు కల ప్రక్రియ నేను క్లాస్ హాజరు కానట్లయితే లేదా సాధారణంగా ప్రొఫెసర్ చాలా వేగంగా మాట్లాడితే అప్పుడు నోట్స్ తీసు కోవడం నాకు కష్టం అప్పుడు నేను సాధారణంగా నా క్లాస్మేట్స్లో కొంతమంది నుండి నోట్స్ తీసుకోవటానికి ఇష్టపడతాను స్టూడెంట్ 1 మీకు ఏ సందర్భం అనేది గుర్తుందా అవును ఇది నాకు చాలా ముఖ్యమైనది నోట్స్ల భాగస్వామ్యం జరగకపోతే ఇది జరగవచ్చు నేను నేర్చుకున్న వ్యక్తి దగ్గర సహాయం పొందగలిగాను కాబట్టి మీకు ఆలోచించగల ఏదైనా ఉదాహరణ ఉందా స్టూడెంట్ 2 మా కోర్సుల్లో కొన్నింటిలో ప్రొఫెసర్ ఏమి చెప్తున్నారో అర్థం చేసుకోవడం మరియు అవగాహన చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అతను మాకు వ్రాసేందుకు వీలుకాని చాలా వేగంగా చెబుతున్నాడు కాబట్టి నేను అతని బోధన వినడానికి ప్రయత్నిస్తే నేను నోట్స్లను కోల్పోతాను మరియు నేను వ్రాయడానికి ప్రయత్నిస్తే అతను ఏమి బోధన చెస్తున్నాడో నేను కోల్పోతాను కాబట్టి సాధారణంగా ఇది ఒకరి సహకారంతో కూడిని పని విద్యార్థి 1 సరే స్టూడెంట్ 3 నా పేరు ఆదిత్య ఫస్ట్ ఇయర్ బిఎస్ఎంఎస్ స్టూడెంట్ 1 మీ వయసు ఎంత ఆదిత్య విద్యార్థి 3 నా వయసు 19 సంవత్సరాలు స్టూడెంట్ 1 ఎన్పిటిఎల్లో మేము బోధిస్తున్న డిజైన్ థింకింగ్ కోర్సుకు ఇది ఒక పరిష్కారం విద్యార్థి 3 అవును స్టూడెంట్ 1 కాబట్టి ఇది ప్రాథమిక నమూన లాగా కాకుండా నోట్స్ తీసుకునే అప్లికేషన్ మీరు అప్లికషన్ ను అమలు చేయగలిగితే మరియు దీన్ని మరింత మెరుగ్గా చేయడానికి మాకు ఏదైనా అభిప్రాయాన్ని ఇవ్వండి స్టూడెంట్ 3 కాబట్టి ప్రాథమికంగా నేను నోట్స్ తీసుకుంటున్నప్పుడు నేను సైన్స్ విద్యార్థిని నేను సాధారణంగా చాలా గణిత సమీకరణాలలో వ్రాయవలసి ఉంటుంది కాబట్టి నేను ఇంతకు ముందు ఉపయోగించిన చాలా అప్లికషన్ లు దీనికి కారణం కాదు నేను అవకలన సమీకరణాన్ని వ్రాస్తున్నానని అనుకుందాం మరియు నాకు వేరియబుల్ x పై చదరపు గుర్తు అవసరం కాబట్టి నేను దానిని చాలా సమర్థవంతంగా టైప్ చేయలేను కాబట్టి గొప్పగా ఉండే సమీకరణాలను టైప్ చేయడానికి నాకు సరళమైన పద్ధతి ఉంది నేను కూడా దీన్ని సమర్థవంతంగా ఉపయోగించగలిగితే ఇది గొప్ప అప్లికషన్ అని నేను భావిస్తున్నాను మరియు నేను ఈ సంచిని మోయలేను స్టూడెంట్ 1 ఖచ్చితంగా అది పూర్తి ఆలోచన స్టూడెంట్ 3 నేను ఇలాంటి అప్లికషన్ ను రూపకల్పన చేయడం గురించి ఆలోచిస్తున్నాను విద్యార్థి 1 మీరు అప్లికషన్ లను అభివృద్ధి చేస్తున్నారా స్టూడెంట్ 3 లేదు వాస్తవానికి మా నాన్నచేస్తున్నారు విద్యార్థి 1 బాగుంది ఈ అప్లికషన్ ను అభివృద్ధి చేసేటప్పుడు మన మనస్సులో కొన్ని ఊహలు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఈ ఊహలను పరీక్షించాలనుకుంటున్నాము విద్యార్థి 3 అవును స్టూడెంట్ 1 వాటిలో ఒకటి మీరు తరగతిలో ఉన్నప్పుడు మీ ఉపాధ్యాయుడు మీకు హ్యాండ్అవుట్ వంటి లేదా ఏదైనా అధ్యయన పత్రాలని ఇచ్చి ఉండవచ్చు విద్యార్థి 3 సరే స్టూడెంట్ 1 ఏదైనా పద్ధతి ద్వారా ఈ హ్యాండ్అవుట్ను సాఫ్ట్ కాపీగా మీకు పంచుకునే మార్గం ఉందా విద్యార్థి 3 అవును అవును వాస్తవానికి ఒక కోర్సు వెబ్సైట్ ఉంది ప్రతి కోర్సుకు చాలావరకు వెబ్సైట్ ఉంది మరియు ప్రతి ట్యుటోరియల్ పక్కపక్కనే ఉంటుంది అన్ని ఉపన్యాస నోట్స్ లు దానిపై ఇవ్వబడతాయి కాబట్టి ఎక్కువగా మనం దాని యొక్క ముఖ్యాంశాలు కాపీ చేయాలి స్టూడెంట్ 1 మీ తరగతిలోని స్మార్ట్ ఫోన్కు మీకు ఏమైనా ప్రాప్యత ఉందా స్టూడెంట్ 3 ఛాయాచిత్రాలను తీయడానికి మాకు అనుమతి లేదు కానీ మీరు ఉపయోగించవచ్చు నేను నోట్స్ తీసుకోవడానికి ల్యాప్టాప్ను ఉపయోగిస్తాను స్టూడెంట్ 1 సరే కాబట్టి మీరు ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ వంటి పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అలా పర్యవేక్షిస్తున్నారా విద్యార్థి 3 లేదు ఆటలు ఆడుతున్న వ్యక్తులు ఉన్నారు స్టూడెంట్ 1 నోట్స్ తీసుకోవటానికి మీరు ల్యాప్టాప్ను ఉపయోగించమని చెప్పినప్పటి నుండి మీ పాఠ్యపుస్తకాన్ని ఒక సాఫ్ట్ కాపీ వంటి పిడిఎఫ్లుగా పొందే నిబంధన ఉందా తద్వారా మీ పాఠ్య పుస్తకం ఒకే వైపు ఉంటుంది మరియు స్టూడెంట్ 3 వాస్తవానికి చాలా టెక్స్ట్ బుక్స్ పిడిఎఫ్ లో అందుబాటులో లేవు ఎందుకంటే ఇది కాపీరైట్ సమస్య కాబట్టి ఎక్కువగా మనకు అది లభించదు కానీ అవును ఎక్కువగా మనకు అది లభించదు స్టూడెంట్ 1 కాబట్టి మీరు నోట్స్ను డిజిటల్గా తీసుకుంటున్నప్పుడు మీ నోట్స్ను పంచుకునే సదుపాయం మీకు ఉందని అర్థం విద్యార్థి 3 అవును స్టూడెంట్ 1 నోట్స్ పంచుకోవడం నిజంగా బాగుండేదని మీరు భావించిన ఏదైనా ముఖ్యమైన పరిస్థితి మీకు గుర్తుందా స్టూడెంట్ 1 అవును ప్రాథమికంగా మనకు ఓపెన్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అది అందుబాటులో లేదు పుస్తకం అందరికీ అందుబాటులో లేదు లేదా నోట్స్ అందరికీ అందుబాటులో లేదు కాబట్టి మీకు సాఫ్ట్ కాపీ కావాలి తద్వారా ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా ఇది ఓపెన్ ఫోటోకాపీ లేదా పుస్తక పరీక్ష కాబట్టి ప్రతిఒక్కరూ వారి నోట్స్ను పంచుకోవచ్చు ఇది సాఫ్ట్ కాపీ అయితే అది అందరికీ మంచిది ఎందుకంటే మేము ప్రతి ఒక్కరి నోట్స్ను ఒకే విధంగా పొందవచ్చు కాని మేము తరగతి గదిలో ఫోటోస్టాట్లను ఉపయోగిస్తే అది చాలా వ్యర్ధము స్టూడెంట్ 1 కాబట్టి ఈ విధంగా ఇది పేపర్లను కూడా తగ్గిస్తుంది స్టూడెంట్ 3 పేపర్స్ పేపర్ వాడకం మరియు మేము ప్రతి ఒక్కరి నోట్స్ను ఒకే విధంగా పొందవచ్చు విద్యార్థి 1 అవును ఖచ్చితంగా విద్యార్థి 3 చాలా ధన్యవాదాలు విద్యార్థి 1 ధన్యవాదాలు స్టూడెంట్ 1 హాయ్ నేను మీ పేరును మొదట తెలుసుకోవచ్చా విద్యార్థి 4 అవును నా పేరు సునీల్ విద్యార్థి 1 మీ వయసు ఎంత విద్యార్థి 4 నా వయసు 22 సంవత్సరాలు విద్యార్థి 1 మీరు IISER విద్యార్థివా విద్యార్థి 4 అవును స్టూడెంట్ 1 సరే కాబట్టి ఇది డిజైన్ థింకింగ్లో మా పరిష్కారంలో భాగంగా మేము అభివృద్ధి చేసిన ప్రాథమిక నోట్స్ తీసుకునే అప్లికేషన్ మీరు ఈ అప్లికషన్ ఉపయోగించి మీకు వీలైతే ఏదైనా అభిప్రాయాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము నేను మీ తరగతిలో మీరు ఉపాధ్యాయులు అధ్యయన సామగ్రిని ఇచ్చే తరగతులకు హాజరవుతారని అడిగితే నిజమంటారా విద్యార్థి 4 అవును స్టూడెంట్ 1 కాబట్టి మీకు సాప్ట్కోపీలో అన్ని అధ్యయన సామగ్రి అందుబాటులో ఉండే నిబంధన ఉంది స్టూడెంట్ 4 ఆ సమయంలో సాఫ్ట్కోపీ స్టూడెంట్ 1 ఒక ఉపాధ్యాయుడు మీకు అధ్యయన సామగ్రి ఇస్తున్నట్లుగా మరియు దానిని డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా పంచుకోవచ్చు లేదా హ్యాండ్అవుట్గా ఇవ్వవచ్చు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న మార్గం ఏమిటి విద్యార్థి 5 మేము వెబ్సైట్కు వెళ్ళాలి స్టూడెంట్ 1 కాబట్టి మీరు తరగతి గది లోపల ఏదో ఒక రకమైన డిజిటల్ గాడ్జెట్కి ప్రాప్యత కలిగి ఉండాలి విద్యార్థి 4 అవును స్టూడెంట్ 1 కాబట్టి నోట్స్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా పొందేటప్పుడు మీకు స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇలా ఎవరైనా పర్యవేక్షించాల్సి ఉంది మరియు మీరు ఈ నోట్స్ లాగా తీసుకుంటున్నారా మా 11 12 మరియు ఇంజనీరింగ్ తరగతులలో నోట్బుక్ల ధృవీకరణ అలాంటిదే ఉంటుంది కాబట్టి ప్రొఫెసర్లు మిమ్మల్ని అడిగే ఏదైనా ప్రక్రియ ఉందా ప్రతిదీ సరిగ్గా ఉందా మీరు నోట్స్ ను తీసుకుంటారా స్టూడెంట్ 5 చాలా వెబ్సైట్లు IISER ఇమెయిల్ ఖాతా ద్వారా మాత్రమే తెరవబడతాయి ఇతర ఇమెయిల్ ఖాతా లేదా IISER IP చిరునామా ద్వారా కాదు కాబట్టి సంస్థ వెలుపల వారు దానిని తెరవలేరు స్టూడెంట్ 1 ఒకవేళ మీకు ఈ అధ్యయన సామగ్రికి ప్రాప్యత ఉంటే టెక్స్ట్ బుక్స్ కూడా ఉండవచ్చు కాబట్టి మీకు అందుబాటులో ఉన్న సాఫ్ట్కోపీలుగా మీ సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు లేదా మీ స్పెషలైజేషన్ పాఠ్యపుస్తకాలు ఉన్నాయా స్టూడెంట్ 4 వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది విద్యార్థి 1 క్షమించండి విద్యార్థి 4 కొన్ని వెబ్సైట్లలో స్టూడెంట్ 1 కొన్ని వెబ్సైట్లలో వారు దానిని జాగ్రత్తగా చూసుకుంటారు స్టూడెంట్ 1 కాబట్టి నేను మీకు అడిగితే మీ స్నేహితులతో నోట్స్ పంచుకున్న లేదా స్వీకరించిన మీ స్నేహితుల కోసం నేర్చుకోవడంలో భాగంగా మీ వ్యక్తిగత నోట్స్లను పంచుకోవడం చాలా ముఖ్యమైనదని మీరు భావించిన చోట మీరు ఎప్పుడైనా నోట్స్ అడిగారా లేదా తీసుకున్నారా అవును అని మీరు భావించిన పరిస్థితి ఏదైనా ఉందా ఈ నోట్స్ల భాగస్వామ్యం మరియు అది డిజిటల్గా చేయగలిగితే మాకు చాలా ముఖ్యం విద్యార్థి 4 అవును విద్యార్థి 1 మీరు చెప్పగలిగే పరిస్థితి ఉందా విద్యార్థి 4 సహజంగానే ఉంది స్టూడెంట్ 1 కాబట్టి మీరు మీ నోట్స్లను మీ స్నేహితులతో పంచుకున్న ఏ సమయంలోనైనా మీరు ఏ విధమైన నోట్స్ను పంచుకుంటారో మీకు గుర్తుందా స్టూడెంట్ 5 మేము వాట్సాప్లో ఉంటే లేదా విద్యార్థి 1 ప్రాథమికంగా మీరు చిత్రాలను క్లిక్ చేస్తారు మరియు స్టూడెంట్ 1 ఈ అప్లికేషన్ను అభివృద్ధి చేసే పరంగా ఏదైనా ఇతర ఫీడ్బ్యాక్లు ఏదైన వ్యవస్థను జోడించవచ్చు లేదా విద్యార్థి 5 ఇక్కడ మేము నోట్స్లను అప్లోడ్ చేస్తాము స్టూడెంట్ 1 కాబట్టి ఇది ప్రాథమికంగా సేవ్ చేసిన నోట్స్లు ఇది మీరు ఇప్పటికే వ్రాసిన నోట్స్ను అభ్యసిస్తోంది మరియు ఇది మా ప్రాథమిక నమూనాలో భాగంగా మేము ఇక్కడ ఉంచిన నమూనా వచనం కాబట్టి ఒకసారి మీరు బదులుగా అవును టైప్ చేయడం దీని కోసం రాయడం మరింత సులభం అని చెప్పండి తద్వారా దానిలోని టైపింగ్ భాగాన్ని తీసివేసి స్టైలస్ను కలుపుతామని చెప్పడం మా అభిప్రాయం స్టూడెంట్ 5 మనం పిడిఎఫ్ లో కూడా వాడవచ్చు విద్యార్థి 1 అవును స్టూడెంట్ 5 చాలా మంది మంచి విద్యార్థులకు మంచి నోట్స్ ఉన్నందున ఇది మంచిది కాబట్టి వారు తమ నోట్స్ను అప్లోడ్ చేయవచ్చు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు దీన్ని డౌన్లోడ్ చేసి చదవగలరు విద్యార్థి 1 నిజమే విద్యార్థి 4 అది స్థానిక విద్యార్థులకు మేలు చేస్తుంది స్టూడెంట్ 1 నిజమే మనం కూడా చేయగలం నేను ఎందుకు పర్యవేక్షణ భాగం గురించి అడుగుతున్నాను ఐఐఎస్ఇఆర్ వంటి మా కాలేజీలో ఈ వ్యవస్థలను చేర్చాలనుకుంటే మీకు పాఠ్యపుస్తకాలను పంచుకునే ఒక నిర్వాహకుడు ఉంటాడు మరియు మీరు మీ నోట్స్లను ఉంచవచ్చు ఆ క్లౌడ్ సిస్టమ్లోకి కూడా విద్యార్థి 4 తద్వారా ప్రతి ఒక్కరూ చూడగలరు స్టూడెంట్ 1 ప్రతి ఒక్కరూ చూడగలరు కాబట్టి అదే ప్రక్రియలో ప్రజలు అవాంఛనీయమైన లేదా సరిపోలని అంశాలను ఉంచడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఒక నిర్వాహకుడు ఉండాలి కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో మీరు మీ వ్యక్తిగత నోట్స్ లను మీ క్లాస్మేట్స్ పొందగల క్లౌడ్లోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు లేదా మీ అడ్మినిస్ట్రేటర్ స్వయంగా లేదా ఆమె టెక్స్ట్ బుక్ను ఉంచడం లేదా తరగతి నిర్వహణతో సంబంధం లేకుండా మీ వచ్చే వారం కాలపట్టిక లేదా ఏదైనా పంచుకోవడం కాబట్టి ఈ ప్రత్యేక అంశాన్ని నిర్వహించే విషయంలో ఏదైనా మీ అభిప్రాయం విద్యార్థి 5 ఇక్కడ మనం అధ్యాయం వారీగా అప్లోడ్ చేస్తాము లేదా స్టూడెంట్ 1 మీ వరకు మీరు ఒక అధ్యాయం లేదా ఒక పేజీ లేదా ఒక పాఠం మాత్రమే ఉన్న ఫోల్డర్ను సృష్టించవచ్చు మొత్తం పాఠ్య పుస్తకం పాఠ్యపుస్తక విభాగంలోకి వస్తుంది నేను మొదట 20 సందర్భ పరిశీలనలు రాయాలనుకుంటున్నాను మరియు అది కూడా సాధ్యమే మీరు స్లైడింగ్ చేస్తూనే ఈ సందర్భంలో మేము ఆశించేది ఏమిటంటే మీరు అక్కడ ఏమి ఉండాలో మాకు అభిప్రాయాన్ని ఇవ్వగలిగితే అది మరింత సహాయకరంగా ఉంటుంది కాబట్టి మేము ఈ అప్లికషన్ ను మెరుగుపరిచే పరంగా ఉన్నాము కాబట్టి అప్లికషన్ యొక్క ప్రాథమిక నమూనాను ఎలా ప్రారంభించాలో మరియు వినియొగదారుని అభిప్రాయాన్ని తీసుకొని అప్లికషన్ ను ఎలా మెరుగుపరచాలో మా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాము విద్యార్థి 4 మీకు లభించే సమాచారం మీ ఉద్దేశ్యం ఏమిటి స్టూడెంట్ 1 మీరు స్టడీ మెటీరియల్ మీ వద్దకు వస్తున్నదని మీరు భావిస్తున్నారని అర్థం విద్యార్థి 4 అవును స్టూడెంట్ 1 గొప్పది మీకు చాలా ధన్యవాదాలు విద్యార్థి 4 మీకు స్వాగతం విద్యార్థి 1 మీరు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు స్టూడెంట్ 1 మీరు ప్రారంభించటానికి ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోగలరా స్టూడెంట్ 6 నేను ముతువా నేను కేరళ నుండి 2 వ సంవత్సరం బిఎస్ఎంఎస్ చదువుతున్నాను విద్యార్థి 7 నేను కేరళకు చెందిన మహ్మద్ జిబిన్ నేను కూడా 2 వ సంవత్సరం బిఎస్ఎంఎస్ విద్యార్థిని స్టూడెంట్ 1 మేము ఈ అప్లికషన్ ను మీద్వారా అమలు చేయాలనుకుంటున్నాము మరియు ఇది ఒకే ప్లాట్ఫామ్లో నుండి పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు కలిసి తీసుకునే ప్రాథమిక గమనిక మీ నిర్వాహకుడు ఒక అంశము పాఠ్యపుస్తక అంశముతో IISER వంటి కాలేజీలతో మేము వ్యవహరించాలనుకుంటున్నాము లేదా మీ క్లాస్మేట్స్ కోసం మీ నోట్స్ అంశమును అప్లోడ్ చేయవచ్చు అప్లికేషన్తో లేదా మీరు కలిగి ఉన్నదానికంటే ఎక్కువ జోడించాలనుకుంటున్న ఏదైనా ఫీచర్తో ఏమి చేయవచ్చో మీ వైపు నుండి కొన్ని ఫీడ్బ్యాక్లను పొందాలనుకుంటున్నాను మీరు దాని ద్వారా అమలు చేయవచ్చు స్టూడెంట్ 7 కాబట్టి ఇది ప్రారంభ దశలో ఉన్నందున నేను ఇష్టమైన వాటిని నిల్వ చేయలేనని అనుకుంటున్నాను కాబట్టి బుక్మార్కింగ్ చాలా సహాయకరంగా ఉంటుంది బాహ్యపరచడం వంటి ఖాతాలోని సాధారణ లక్షణాలు ఆ విషయాలు సహాయపడతాయి అప్పుడు చేతివ్రాత ప్రారంభించబడాలి కాని అది ఒక సమస్య అవుతుందని నేను అనుకుంటున్నాను ట్యాబ్లో వ్రాసేటప్పుడు ఇది ఎల్లప్పుడూ సమస్య కాబట్టి స్టైలస్ ప్రారంభించబడాలి విద్యార్థి 6 మరిన్ని గుర్తులు కావాలి స్టూడెంట్ 1 మీరు మీ తరగతి గదిలో ఉన్నప్పుడు మీ ఉపాధ్యాయుడు కొన్ని అధ్యయన సామగ్రిని మరియు అలాంటి వాటిని బధ్రం చేసి ఉండవచ్చు కాబట్టి ఈ అధ్యయన సామగ్రి ఎల్లప్పుడూ కాగితపు ఆకృతి పరంగా ఉందా లేదా ఆన్లైన్లో భాగస్వామ్యం చేయబడిందా విద్యార్థి 7 లేదు ఇది సాధారణంగా డిజిటల్గా భాగస్వామ్యం చేయబడుతుంది విద్యార్థి 6 వారు దానిని వెబ్సైట్లో పంచుకుంటారు కాబట్టి ఇది వెబ్ ప్లాట్ఫారమ్లో ఉంది దీన్ని గూగుల్ డ్రైవ్కు అనుసంధానము చేయవచ్చు స్టూడెంట్ 1 తరగతి గది లోపల మీకు స్మార్ట్ఫోన్లు లేదా ల్యాప్టాప్లకు ఎలాంటి ప్రాప్యత ఉందా స్టూడెంట్ 6 లేదు ఇది అనుమతించబడదు మేము దానిని తీసుకురాగలము కాని ఉపయోగించలేము స్టూడెంట్ 1 మీరు హాస్టల్లో లేదా ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒక సబ్జెక్టును చదువుతున్నప్పుడు మీకు పాఠ్య పుస్తకం సాఫ్ట్ కాపీ లేదా ఏదైనా ఉండాలనే నిబంధన ఉందా విద్యార్థి 7 అవును విద్యార్థి 6 సాధారణంగా మేము అలా చేస్తాము స్టూడెంట్ 1 మీరు కూడా మీ వ్యక్తిగత అవగాహన కోసం ఆ రకమైన పిడిఎఫ్ పైన వ్యాఖ్యలు లేదా మీ వ్యక్తిగత గమనికలను వ్రాస్తారా స్టూడెంట్ 7 లేదు మేము అలా చేయము ఎందుకంటే ఇది ఒక సవాలు టైప్ చేయడం ఒక సవాలు దీనికి ఎక్కువ సమయం పడుతుంది స్టూడెంట్ 6 పిడిఎఫ్ వంటి ఈ యాప్ ఫార్మాట్ ఏమిటి విద్యార్థి 1 అన్ని పత్రాలు కాబట్టి మేము మీకు ఫార్మాట్ ఇవ్వడం కంటే ఎక్కువ మీరు మాకు చెప్పగలిగితే బాగుంటుంది మేము కూడా ఈ ఫార్మాట్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాము విద్యార్థి 6 అవును స్టూడెంట్ 1 కాబట్టి ప్రత్యేకంగా ఒక ఫార్మాట్ ఉంది విద్యార్థి 6 అవును ఇది EVGA ఆకృతి స్టూడెంట్ 1 ఈ ఫార్మాట్ ఏమిటో మీరు వివరించగలరా విద్యార్థి 6 నాకు అసలు తెలియదు విద్యార్థి 7 కొన్ని పాఠ్యపుస్తకాలు ఆ ఆకృతిలో వస్తాయి విద్యార్థి 1 సరే స్టూడెంట్ 6 కంప్యూటర్ మాత్రమే దానిని తెరవగలదు విద్యార్థి 1 సరే మీకు చాలా కృతజ్ఞతలు